రిగ్రెషన్ టెక్నిక్స్ పై ఈ ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మనం లీనియర్ రిగ్రెషన్ యొక్క పద్ధతిని మీకు పరిచయం చేయబోతున్నాం డేటాను విశ్లేషించడానికి మరియు నమూనాలను రూపొందించడానికి ఇది చాలా ప్రజాదరణ పొందిన సాంకేతికత మనం కొన్ని ప్రేరణ కలిగించే ఉదాహరణలతో ప్రారంభిద్దాం రిగ్రెషన్ ఏమిటి చేస్తుంది ఇది ఒక క్రియాత్మక సంబంధాన్ని లేదా మనం మోడల్ అని పిలిచే దానిని నిర్మించడానికి ఉపయోగిస్తాం డిపెండెంట్ వేరియబుల్ లేదా వేరియబుల్స్ మధ్య వాటిలో చాలా ఉండవచ్చు మరియు స్వతంత్ర వేరియబుల్ మళ్ళీ ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు స్వతంత్ర వేరియబుల్ మనం ఈ వేరియబుల్స్ గురించి వాటిని ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఎలా ఎంచుకోవాలి అనేవి కొంత సమయం తర్వాత చూద్దాం కాని ముఖ్యంగా 2 వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని మీరు నిర్మిస్తున్నప్పుడు మనం ఒక సాధారణమైన సందర్భంలో దీన్ని తీసుకోవచ్చు ఆ సంబంధాన్ని మనం మోడల్ అని కూడా చెప్పవచ్చు కాబట్టిసాహిత్యంలో దీనిని రిగ్రెషన్ మోడల్ను నిర్మించడం అంటారు మనం దీనిని మోడల్ యొక్క గుర్తింపుగా కూడా పిలవచ్చు కొన్నిసార్లు గుర్తింపు పేరు ద్వారా వెళుతుంది అత్యంత ప్రాచుర్యం పొందిన పదం రిగ్రెషన్ కాబట్టి కొన్ని ఉదాహరణలను తీసుకుందాం అమ్మకాలపై ధరల ప్రభావాన్ని కనుగొనడంలో మనకు ఆసక్తి ఉందని అనుకుందాం వాస్తవానికి మనం ఈ ప్రభావాన్ని ఎందుకు కనుగొనాలనుకుంటున్నాము మనం ఏ రకమైన ధర నిర్ణయించాలో కోరుకోవచ్చు మనం ఒక అమ్మకపు ధరను సెట్ చేయాలనుకుంటున్నాము అమ్మకాలను పెంచడానికి లేదా మంచి మార్కెట్ వాటాను పొందడానికి కాబట్టి అమ్మకాలపై ధర ఏ ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉన్నాము మనం మొదట ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అనేది నిర్వచించటం ప్రయోజనకరం ఈ సందర్భంలో మన అంతిమ లక్ష్యం x అమ్మకం ధర ఆ విధంగా మన మార్కెట్ వాటాను పెంచటంఆ కారణంగానే మనం ఈ సంబంధాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంలో ఇంజనీరింగ్ ఉదాహరణను తీసుకుందాం నేను ఒక ఉత్పత్తి యొక్క లక్షణాలు కొలవడానికి లేదా అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్న సమస్యను చూస్తున్నాను వీటిని నేరుగా ఒక పరికరంతో సులభంగా కొలవలేము అయితే ఇతర వేరియబుల్స్ కొలిచడం ద్వారా మనం ఈ కష్టాన్ని కొలవడానికి లేదా అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాం అలా దృష్టి లో ఉన్న ఒక సందర్భం పాలిమర్ యొక్క యాంత్రిక బలం నిరంతరంగా దాన్ని కొలవటం అనేది చాలా కష్టం ఇంకోవైపు ప్రక్రియ పరిస్థితులు అయిన ఉష్ణోగ్రత మాధ్యమం యొక్క స్నిగ్ధత వంటి వాటిని కొలవచ్చు మరియు దీని నుండి మనకు ఈ వేరియబుల్స్ కు యాంత్రిక బలాన్ని సూచించే మోడల్ ఉష్ణోగ్రత స్నిగ్ధత మరియు మొదలైనవి కనుగొనడం సాధ్యమవుతుంది మొదట మీరు ఒక మోడల్ ను అభివృద్ధి చేస్తారు ఇచ్చిన ఉష్ణోగ్రత స్నిగ్ధత ద్వారా యాంత్రిక బలాన్ని అంచనా వేయడానికి మోడల్ను ఉపయోగించవచ్చు కాబట్టి అటువంటి మోడల్ ను సాహిత్యంలో సాఫ్ట్ సెన్సార్ లేదా సాఫ్ట్వేర్ సెన్సార్ అంటారు మరియు ఈ మోడల్ ఆచరణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక పరికరాన్ని ఉపయోగించి కొలవడం కష్టం అయిన వేరియబుల్స్ యొక్క విలువలను నిరంతరం కనుగొనడం పరోక్షంగా మీరు దీన్ని ఎల్లప్పుడూ కనుగొటున్నారు మోడల్ మరియు ఇతర వేరియబుల్స్ ద్వారా ఇచ్చిన ప్రయోజనం కోసం మనం నమూనాను నిర్మించడానికి ఇవి మనకు ఉన్న సందర్భాలు మరియు మీరు పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి ప్రయోజనం నిర్వచించబడుతుంది రిగ్రెషన్ డేటాతో విస్తృతంగా ఉపయోగించే గణాంకాల పద్ధతులలో ఒకటి మరియు సాధారణంగా ఇక్కడ 2 అరికట్టే అంశాలు ఉన్నాయి డిపెండెంట్ వేరియబుల్ యొక్క ఆలోచన సాహిత్యంలో కూడా రెస్పాన్స్ వేరియబుల్ లేదా రిగ్రెసాండ్ లేదా ఊహించిన వేరియబుల్ లేదా సాధారణం అవుట్పుట్ వేరియబుల్ గా తెలుసు మనం ఏ వేరియబుల్ యొక్క అవుట్పుట్ ను మనం అంచనా వేయాలి అనుకుంటున్నాము అనేది మోడల్ మీద ఆధారపడి ఉంటుంది ఈ అవుట్పుట్ వేరియబుల్ ను సూచించే సింబాలిక్ మార్గం y చిహ్నం ద్వారా ఉంటుంది మరోవైపు మనకు స్వతంత్ర వేరియబుల్ అని పిలిచేది కూడా ఉంది దీన్ని సాహిత్యంలో కొన్నిసార్లు ప్రిడిక్టర్ వేరియబుల్ లేదా రిగ్రెసర్ వేరియబుల్ అని కూడా పిలుస్తారు ఊహించిన మరియు రిగ్రెసాండ్ కు విరుద్ధంగా లేదా అది అన్వేషణాత్మక వేరియబుల్ లేదా ఇన్పుట్ వేరియబుల్ అని కూడా పిలుస్తారు మనం దీనికి స్వతంత్ర వేరియబుల్ అనే పదాన్ని ఉపయోగిస్తాము ప్రతిస్పందన కోసం ఆధారిత వేరియబుల్స్ ఈ చర్చ లో మనం ఇతర పదాలను ఉపయోగించము ఇండిపెండెంట్ వేరియబుల్ ను సాధారణంగా x చిహ్నం సూచిస్తుంది సాధారణ కేసు కోసం మనకు ఒకటి వేరియబుల్ మాత్రమే ఉందని అనుకుందాం దీనిని మనం వేరియబుల్ x ఇండిపెండెంట్ వేరియబుల్ ద్వారా సూచిస్తాము మరియు మనకు డిపెండెంట్ వేరియబుల్ అని పిలువబడే మరొక వేరియబుల్ ఉంది దానిని ఊహించాలనుకుంటున్నాను మరియు మనం దానిని y గా సూచిస్తాము అనేక విభిన్న వర్గీకరణలు ఉన్నాయి ఇప్పుడే దాని గురించి మీకు క్లుప్త ఆలోచన ఇవ్వబోతున్నాను Univariate అని పిలువబడే రిగ్రెషన్ సమస్య లేదా మల్టీవిరియట్ రిగ్రెషన్ సమస్య అనే దాన్ని మనం కలిగి ఉండవచ్చు univariate అనేది సరళమైన రిగ్రెషన్ సమస్య ఇది ఒకే డిపెండెంట్ వేరియబుల్ మరియు ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ను కలిగి ఉంటుంది మరోవైపు మీరు మల్టీవిరియట్ రిగ్రెషన్ గురించి మాట్లాడితే మీకు బహుళ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మరియు బహుళ డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సరళమైన సమస్యను తీసుకోవడం మంచిది దీన్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఆపై పొడిగింపులు చాలా అనుసరించడం సులభం అని మీరు చూస్తారు లీనియర్ వర్సెస్ నాన్ లీనియర్ రిగ్రెషన్ అని పిలువబడే వాటిని కూడా మనం కలిగి ఉండవచ్చు లీనియర్ రిగ్రెషన్ డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య కోరుకునే సంబంధం అనేది ఒక సరళ ఫంక్షన్ నాన్ లీనియర్ రిగ్రెషన్ సమస్యలో డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య సంబంధం ఏకపక్షంగా కావచ్చు చతురస్రాకారంగా ఉండవచ్చు సైనూసోయిడల్ కావచ్చు లేదా ఏదైనా ఏకపక్షంగా నాన్ లీనియర్ ఫంక్షన్ ఉండవచ్చు మరియు ఈ సంబంధాన్ని ఉత్తమంగా వివరించే ఒక నాన్ లీనియర్ ఫంక్షన్ను మనం కనుగొనాలనుకుంటున్నాము అది నాన్ లీనియర్ రిగ్రెషన్ యొక్క భాగం గా రూపొందుతుంది మనం రిగ్రెషన్ను సింపుల్ వర్సెస్ మల్టిపుల్ సింపుల్ రిగ్రెషన్ గా కూడా వర్గీకరించవచ్చు ఇది సింగిల్ డిపెండెంట్ మరియు సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క సందర్భం SISO సిస్టమ్ అని కూడా పిలుస్తారు మరియు బహుళ రిగ్రెషన్ లీనియర్ రిగ్రెషన్ అనేది మనకు ఒక డిపెండెంట్ వేరియబుల్ మరియు అనేక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నప్పుడు లేదా MISO సందర్భం అని పిలుస్తారు బహుళ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ కాబట్టి ఇవి రిగ్రెషన్ సమస్యను సూచించడానికి వివిధ మార్గాలు మనం ప్రారంభించడానికి సరళమైన సమస్యను ఎల్లప్పుడూ చూస్తాము అదే సాధారణ లీనియర్ రిగ్రెషన్ ఇది ఒక ఇండిపెండెంట్ మరియు డిపెండెంట్ వేరియబుల్ మాత్రమే కలిగి ఉంటుంది దానిని పూర్తిగా విశ్లేషించండి ప్రారంభించే ముందు మొదట మనం అడగదలిచిన వివిధ ప్రశ్నలు ఈ వేరియబుల్స్ మధ్య ఒక సంబంధం ఉందని మనం నిజంగా అనుకుంటున్నామా మరియు ఒక సంబంధం ఉందని మనం విశ్వసిస్తే అప్పుడు అటువంటి సంబంధం సరళంగా ఉందా లేదా అని మనం కనుగొనాలనుకుంటున్నాము వాస్తవానికి లీనియర్ రిగ్రెషన్లో మనం సరళ సంబంధం ఉంది అనే అంచనాతో వెళ్తున్నాము కానీ మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు అటువంటి సంబంధం సరళ సంబంధం ఉందా అని మరియు ఇది ఎంత బలంగా ఉంది డిపెండెంట్ వేరియబుల్ యొక్క ప్రతిస్పందనను ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత బలంగా ప్రభావితం చేస్తుంది మనం ఆసక్తి కలిగి ఉన్నాము ఎందుకంటే మనం లోపాలు కలిగి ఉన్న లేదా ప్రకృతిలో యాదృచ్ఛికమైనవి అయిన డేటాతో వ్యవహరిస్తున్నందున మరియు మనకు ఒక చిన్న నమూనా మాత్రమే ఉంది మనం నిర్దిష్ట అనువర్తనం నుండి అక్కడ నుండి సేకరించవచ్చు మనం ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాము మన మోడల్ యొక్క ఖచ్చితత్వం ఏమిటి మోడల్ లోని పారామితులు లేదా సంబంధాన్ని ఎంత కచ్చితంగా మనం అంచనా వేయగలం అని మరియు మనం ఈ మోడల్ను అంచనా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే తరువాత ఎలా ఇది మంచిది కాబట్టి ఇవి మనం సమాధానం ఇవ్వాలని కోరుకునే కొన్ని ప్రశ్నలు రిగ్రెషన్ మోడల్ను అభివృద్ధి చేసే ప్రక్రియలో కూడా కాబట్టిసాహిత్యంలో అనేక పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి రిగ్రెషన్ చేయడం కోసం అంచనాల రకాన్ని బట్టి మరియు మీరు ఎదుర్కొనే రకమైన సమస్యలను బట్టి నేను చెప్పినట్టుగా సాధారణ లీనియర్ రిగ్రెషన్ చాలా ప్రాథమిక పద్ధతి ఇది మనం పూర్తిగా చర్చిస్తాము బహుళ లీనియర్ రిగ్రెషన్ ఒక బహుళ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కోసం దాని పొడిగింపు కానీ ఇతరవి ఉన్నాయి మీరు ఎదుర్కొనే సమస్యలు మీకు అనేక వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్స్ వాటిని భిన్నంగా ఎదుర్కోవాలి మరియు రిడ్జ్ రిగ్రెషన్ లేదా ప్రిన్సిపల్ కాంపోనెంట్ రిగ్రెషన్ లాసో రిగ్రెషన్ పాక్షిక కనీస వర్గాలు వంటి పద్ధతులు ఉన్నాయి బహుళ లీనియర్ రిగ్రెషన్ లో ఎదుర్కొనే ఈ రకమైన ఇబ్బందులు ను ఇవి డీల్ చేస్తాయి వాస్తవానికి నాన్ లీనియర్ రిగ్రెషన్లో మళ్ళీ చాలా ఉన్నాయి పద్ధతులు నేను ఉన్న కొన్ని ఉదాహరణలు మాత్రమే జాబితా చేశాను Polynomial లేదా spline రిగ్రెషన్ ఇక్కడ మనం సమీకరణాల రకం లేదా క్రియాత్మక సంబంధం ముందే పేర్కొంటాం మీకు న్యూరల్ నెట్వర్క్లు లేదా సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్ డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య నాన్ లీనియర్ మోడల్ ని అభివృద్ధి చేయడానికి ఇవి పద్ధతులు ఇప్పుడు సాధారణ లీనియర్ రిగ్రెషన్ తీసుకొని ముందుకు వెళ్దాం కాబట్టిరిగ్రెషన్ ప్రక్రియ అనేది ఒక్కసారి చేసేసే ప్రక్రియ కాదు అని మీరు అర్థం చేసుకోవాలి ఇది స్వభావంగా పునరావృతం కాబట్టి మీరు అడగవలసిన మొదటి ప్రశ్న ప్రయోజనం ఏంటనీ మనం రిగ్రెషన్ ప్రారంభించడానికి ముందు అడగవచ్చు ఉద్దేశ్యం ఏమిటి మీరు మోడల్ దేని కోసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు నేను చెప్పినట్లు గా వ్యాపార సందర్భంలో మోడల్ మనం ధర అమ్మకం ధరను నిర్ణయించడానికి అభివృద్ధి చేస్తున్నాము కాబట్టి ఈ అమ్మకపు ధర అమ్మకాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మీకు నిజంగా ఆసక్తి ఉంది మీరు నిజంగా వెళ్ళిన ఉద్దేశ్యం అదే ఒక విషయంలో ఇంజనీరింగ్ కేసు లో మనం చెప్పాము కొలవడానికి కష్టమైన వేరియబుల్ ను వేరే సులభంగా కొలవగలిగే వేరియబుల్స్ తో మార్చటంఈ మోడల్ మోడల్ యొక్క కలయిక మరియు ఇతర సులభంగా కొలిచే వేరియబుల్స్ ఉపయోగించి మనం ఒక వేరియబుల్ ను అంచనా వేస్తున్నాము ఇది ఆన్లైన్లో కొలవడం కష్టం అప్పుడు స్పష్టంగా మనం ఆ పరామితిని ఉపయోగించి ప్రక్రియను పర్యవేక్షించవచ్చు కాబట్టిప్రతి విషయం యొక్క ఉద్దేశ్యం బాగా నిర్వచించబడాలి అప్పుడు అది వేరియబుల్స్ ఎంపికకు దారితీస్తుంది మీరు ఏ అవుట్పుట్ వేరియబుల్ ను ఊహించాలనుకుంటున్నారు మరియు అవుట్పుట్ వేరియబుల్ ను ప్రభావితం చేసే ఇన్పుట్ వేరియబుల్స్ ఏమిటి అని మీరు అనుకుంటున్నారు మీరు సెట్ చేయడానికి వేరియబుల్స్ ఎంచుకొని కొలతలు తీసుకోండి ఒక నమూనా పొందండి ప్రయోగాలు రూపకల్పన చేయండి ఉపన్యాసంలో ఇంతవరకు మాట్లాడని దాని గురించి మనం ప్రయోగాల యొక్క సరైన రూపకల్పన చేస్తాము అర్ధవంతమైన డేటా పొందేందుకు మరియు మీకు డేటా ఉన్న తర్వాత మనం నిర్ణయించుకోవాలి మోడల్ రకం మనం మోడల్ రకం అని చెప్పినప్పుడు ఇది లీనియర్ మోడల్ లేదా నాన్ లీనియర్ మోడల్ కాబట్టిమనం ఒక రకమైన మోడల్ను ఎంచుకున్నామని అనుకుంటే అప్పుడు మీరు ఉపయోగించబోయే పద్ధతి యొక్క రకాన్ని వాస్తవానికి ఎంచుకోండి మోడల్ యొక్క పారామితులను ఉత్పన్నం చేయడానికి లేదా మోడల్ను మనం పిలిచే విధంగా గుర్తించడానికి ఒకసారి వాస్తవంగా మీరు అది చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మనం దాన్ని ఉపయోగించినప్పుడు మనం చేసిన అంచనాల సమూహంతో అది వస్తుంది మనం అంచనాలను ధ్రువీకరించిటానికి ఇష్టపడతాము ఈ మోడల్ ను తీసుకురావడానికి మనం చేసిన అంచనాలు సరైనవా లేదా తప్పా అని మనం అవశేష విశ్లేషణ లేదా అవశేష ప్లాట్లు అని పిలిచే వాటిని ఉపయోగించడం ద్వారా ఏమి జరుగుతుంది కాబట్టి మనం ఆ అవశేషాన్ని పరీక్షిదాము మోడల్ ను అభివృద్ధి చేయడానికి మనం చేసిన అంచనాలు ఆమోదయోగ్యమైనవా కాదా అని నిర్ణయించడానికి కొన్నిసార్లు మీరు ప్రయోగించే కొంత డేటా కూడా ఉండవచ్చు డేటా చాలా చెడ్డది కావచ్చు కానీ మీకు ఇది ముందే తెలియదు మీరు వాటిని విసిరేయాలని అనుకోవచ్చు అవి మీ మోడల్ నాణ్యతను ప్రభావితం చేయవచ్చు అందువల్ల మీరు ఈ చెడ్డ డేటా పాయింట్లను వదిలించుకోవాలనుకుంటున్నారు మోడల్ నిర్మాణానికి మంచి ప్రయోగాత్మక పరిశీలనలను ఉపయోగించాలి అనుకుంటున్నారు ఎలా అటువంటి అవుట్లైయర్లను లేదా చెడు డేటాను గుర్తించడం అనేది కూడా రిగ్రెషన్లో భాగం మీరు వాటిని తీసివేసి నిజంగా ఈ అభ్యాసాన్ని పునరావృతం చేయాలి చివరగా మీరు మోడల్ అభివృద్ధి చేసిన తర్వాత నిజంగా సున్నితత్వ విశ్లేషణ చేయాలనుకుంటున్నారు డేటాలో మనకు చిన్న లోపం ఉంటే ఎలా ఉంటుందో ఇది ప్రతిస్పందన వేరియబుల్ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇది మీరు చేసే సున్నితమైన విశ్లేషణ లేదా చాలా వేరియబుల్స్ ఉంటే మనం ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాము అన్ని వేరియబుల్స్ సమానంగా ముఖ్యమైనవా లేదా నేను ఇన్పుట్ వేరియబుల్స్ ఒకదాన్ని విస్మరించాలా అని ఇవి మీరు చేసే పనులు మరియు ఒకసారి మీరు ఇచ్చిన డేటా మరియు వేరియబుల్ సమూహం నుండి ఎంచుకున్న వాటితో ఉత్తమమైన మోడల్ను నిర్మించాక ముందుకు సాగవచ్చు కాబట్టి ఈ మోడల్ లేదా రిగ్రెషన్ మోడల్ను నిర్మించడంలో మీరు ఉపయోగించే డేటా ని శిక్షణ డేటా అని కూడా అంటారు మీకు శిక్షణ ఇవ్వడానికి మీరు మోడల్ను ఉపయోగించారు మోడల్కు శిక్షణ ఇవ్వడానికి లేదా మోడల్ యొక్క పారామితులను అంచనా వేయడానికి డేటాను ఉపయోగించారు డేటా సమితిని శిక్షణ డేటా సమితిగా కూడా సూచిస్తారు ఇప్పుడు ఒకసారి మీరు మోడల్ ను నిర్మించిన తర్వాత అది ఎంత బాగా సాధారణీకరించి ఉంది ఇది ఇంతకుముందు చూడని ఇండిపెండెంట్ వేరే బుల్ యొక్క ఇతర విలువల కోసం అవుట్ ఫుట్ వేరియబుల్ లేదా డిపెండెంట్ వేరియబుల్ ను అంచనా వేయకలుగుతుందా అని చూడాలనుకుంటున్నారు కాబట్టి అది మోడల్ యొక్క పరీక్ష దశకు వస్తుంది మీరు పరీక్ష డేటా అని పిలువబడే డేటాను ఉపయోగించి అమర్చిన మోడల్ను అంచనా వెళ్తున్నారు ఈ పరీక్ష డేటా శిక్షణ డేటా నుండి భిన్నంగా ఉంటుంది మీరు ప్రయోగాత్మక పరిశీలనలు చేసినప్పుడు మీకు చాలా డేటా ఉంటే మీరు కొంత డేటాని శిక్షణ కోసం మిగతా దాన్ని పరీక్ష కోసం వేరు చేస్తారు సాధారణంగా 70 లేదా 80 శాతం ప్రయోగాత్మక డేటా శిక్షణ లేదా పారామితులను అమర్చడానికి ఉపయోగించబడుతుంది మరియు మిగిలిన 20 మోడల్ను పరీక్షించడానికి ఉపయోగిస్తారు మీకు పెద్ద సంఖ్యలో డేటా పాయింట్లు ఉంటే ఇది సాధారణంగా జరుగుతుంది మీకు తక్కువ సంఖ్యలో పరిశీలనలు ఉంటే అప్పుడు మీరు కలిగి ఉన్న చిన్న నమూనాలతో వేరే పద్ధతులు ద్వారా మోడల్స్ ను ఎలా విశ్లేషించాలో వాస్తవంగా వివరిస్తాను మీరు మొదట మోడల్ ఇంతకుముందు చూడని డేటా పై ఎంత బాగా పని చేస్తుందో విశ్లేషించండి మీరు దానితో సంతృప్తి చెందితే అప్పుడు ఆపవచ్చు లేకపోతే మీరు అభివృద్ధి చేసిన ఈ మోడల్ ఏ సరళ నమూనా అంచనాలతో ఇంకా అలాంటి వాటితో ముందుకు వెళ్లి అభివృద్ధి చేసిన ఉత్తమ మోడల్ అయినా కూడా మీ ప్రయోజనం కోసం సరిపోదు మీరు ముందుకు వెళ్లి మోడల్ రకం మార్చవచ్చు మీరు ఇప్పుడు వాస్తవంగా నాన్ లీనియర్ మోడల్ ను పరిగణించాలని అనుకోవచ్చు ఒక వర్గ పదాన్ని ప్రవేశపెట్టవచ్చు లేదా మీరు మరింత సాధారణ రూపాన్ని చూడాలి అనుకోవచ్చు మరియు ఈ మొత్తం విషయాన్ని పునరావృతం చేయాలి అనుకోవచ్చు మీరు ఏమి చేసినా మీకు మంచి మోడల్ రావడం లేదని కూడా తేలవచ్చు అప్పుడు మీరు ఎంచుకున్న వేరియబుల్స్ సమితిని నిర్వహించిన ప్రయోగాల రకాన్ని కూడా చూడాలి కాబట్టి బహుశా మోడల్ అభివృద్ధి దశ ను ప్రభావితం చేసే వాటితో సమస్యలు ఉండవచ్చు మీ ప్రయత్నాలన్నీ మీకు విఫలమైనప్పుడు మీ వద్ద ఉన్న సేకరించిన ప్రయోగాత్మక డేటాను కూడా చూడాలనుకోవచ్చు మీరు ఎలా ప్రయోగాలు చేసారు దానితో ఏదైనా సమస్య ఉందా లేదా వేరియబుల్స్ ఎంచుకునేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన వాటిని కోల్పోయారా కాబట్టి రిగ్రెషన్ కు చాలా ఉంది మనం ఏమి చేయబోతున్నాం మేము మీకు మొత్తం కథను ఇవ్వంచిన్న భాగాన్ని మాత్రమే వివరిస్తాం మేము సరళ సందర్భంలో ఒక మోడల్ ను ఎలా రూపొందించాలో లేదా ఎలా చేయాలో చిన్న కథను మాత్రమే అందిస్తాం అంచనాలను ఎలా ధృవీకరించాలి మరియు అమర్చిన మోడల్ ను ఎలా విశ్లేషణ చేయాలి ఇది ప్రాథమికంగా ఉపన్యాసాల కేంద్రంగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం దానిని మనం అంతటా ఉపయోగిస్తాము ఇది 14 పరిశీలనల చిన్న నమూనా యొక్క డేటా మనం సర్వీసింగ్ సమస్య సర్వీస్ ఏజెంట్లు తీసుకున్నాము ఈ సర్వీస్ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చే ఫోర్బ్స్ఆక్వాగార్డ్ సర్వీస్ ఏజెంట్ లాంటివాళ్ళు అనుకుందాం వారు వెళ్ళి అనేక ఇళ్లను సందర్శిస్తారు మరియు వారు కొంత సమయం తీసుకుంటారు యూనిట్కు సర్వీస్ చేయడానికి లేదా డౌన్ అయి ఉంటే దాన్ని బాగు చేయడానికి వాళ్లు వివిధ వినియోగదారులకు సేవ చేయడానికి ఎన్ని యూనిట్లు వారు ఒక రోజులో బాగు చేసారో ఆ మొత్తం సమయాన్ని నిమిషాలలో నివేదించారు అనుకుందాం కాబట్టి ప్రతి రోజు సర్వీస్ ఏజెంట్ తన రౌండ్లలో బయటకు వెళ్తాడని మనం అనుకుందాం అతను నిజంగా గడిపిన సమయాన్ని గుర్తిస్తాడు మరియు రోజు చివరిలో తన యజమానికి మరమ్మతులు చేసిన యూనిట్ల సంఖ్య ను అతను లేదా ఆమె నివేదిస్తారు నగరం చుట్టూ తిరుగుతూ ఇలాంటి ఏజెంట్లు చాలా మంది ఉన్నారని అనుకుందాం ప్రతి ఒక్కరూ తిరిగి వచ్చి నివేదిస్తారు మీరు నిజంగా సేకరించిన ఒకే వ్యక్తి లేదా బహుళ వ్యక్తులు యొక్క 14 డేటా పాయింట్లు ఉన్నాయని అనుకుందాం మరియు దీని నుండి మనం నిజంగా సమాధానం చెప్పదలిచిన ప్రశ్నఈ డేటా ఇవ్వబడింది ఏజెంట్ మీకు డేటాను ఇస్తాడు అనుకుందాం మీరు అతన్ని వారం పాటు పర్యవేక్షిస్తారు వారు ఎంత సమయం గడుపుతారు మరియు ఎన్ని యూనిట్లు ప్రతిరోజూ మరమ్మత్తు చేయబడుతున్నాయి మరియు సర్వీస్ ఏజెంట్ యొక్క పనితీరును నిర్ధారించాలి అనుకుంటారు అతనికి బహుమతి ఇవ్వడానికి లేదా తగిన విధంగా అతని ఉత్పాదకతను మెరుగుపరచడానికి తీసుకున్న సమయం మరియు మరమ్మతులు చేయబడిన యూనిట్లు సంఖ్య మధ్య సంబంధం మీకు తెలిస్తే ఎవరైనా ఎక్కువ సమయం ఏమీ చెయ్యట్లేదు ఎక్కువ మరమ్మతులు చెయ్యట్లేదు అంటే వారిలో కొంత అసమర్ధత ఉంది అతను ఎక్కువ సమయం ప్రయాణం చేయడానికి వృధా చేస్తూ ఉండవచ్చు కాబట్టిమనం సరైన దాన్ని కనుగొనాలి వాస్తవానికి ఉద్దేశ్యం సర్వీస్ ఏజెంట్ పనితీరును నిర్ధారించి వారి యొక్క ఉత్పాదకతను మెరుగుపర్చడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం యూనిట్ల సంఖ్య మరియు తీసుకున్న సమయం మధ్య సంబంధాన్ని అభివృద్ధి చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాము వాదన కొరకు మనం A₂ వేరియబుల్ కేసు లో చెప్పినట్లు నేను గీశాను మీరు దృశ్యపరంగా స్కాటర్ ప్లాట్ను గీయవచ్చు మీరు ప్లాట్ చేస్తారు డేటా మొదట నేను x అక్షం మరియు y అక్షం లోని నిమిషాలు తీసుకున్నాను మనం యూనిట్లను ఇండిపెండెంట్ వేరియబుల్ గా ఎంచుకోవాలా లేదా నిమిషాలను డిపెండెంట్ వేరియబుల్ గా ఎంచుకోవాలా లేదా విరుద్ధంగానా అనేది నేను త్వరలో చర్చిస్తాను ప్రస్తుతానికి నేను దానిని x మరియు y అక్షం మీద ప్లాట్ చేసాను డేటా యొక్క వ్యాప్తిని చూడండి 2 వేరియబుల్స్ మధ్య సరళ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు మనం ఈ సరళ సంబంధాన్ని నిర్మించాలనుకుంటున్నాము ఎందుకంటే డేటా యొక్క ధోరణి నుండి మనం సరళ సంబంధం ఉంది అని నమ్ముతాము ఒక అంచనాతో ముందుకు వెళ్లి ఈ లీనియర్ మోడల్ ను రూపొందించడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం పేర్కొన్న సమస్యకు ఖచ్చితమైన గణిత రూపం వస్తుంది మన వద్ద ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క డేటా పాయింట్లు x I ఉన్నాయి ఉదాహరణలోని n డేటా పాయింట్లు 14 మరియు y డిపెండెంట్ వేరియబుల్ ఇది మనం అంచనా కోసం లేదా ఈ మోడల్ కోసం మనకు కావలసిన ఏదో ఒక ప్రయోజనం కోసం ఉపయోగించాలనుకుంటున్నాము ఈ సందర్భంలో నేను చెప్పినట్లుగా x మరియు y రెండింటినీ ఇచ్చినట్లయితే నేను రేట్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా సర్వీస్ ఏజెంట్ వచ్చి ఇది నేను వెచ్చించిన సమయం ఇవి నేను మరమ్మతులు చేసిన యూనిట్ల సంఖ్య అని చెప్తే దాని ఆధారంగా ఒక నెల లేదా ఒక వారం ఆ సర్వీస్ ఏజెంట్ ను రేట్ చేయాలనుకుంటున్నారుఅది ఈ మోడల్ ను నిర్మించే ఉద్దేశ్యం కాబట్టి మనం చేసేది ఏమిటంటే మనం తీసుకున్న ఈ 14 పరిశీలనలు తో మోడల్ రూపాన్నిసెటప్ చేయబోతున్నాం నేను చెప్పినట్లు మనం సరళ నమూనాతో వెళ్దామని నిర్ణయించుకున్నాం మరియు సాధారణంగా సరళ నమూనాను వ్రాయవచ్చు y మరియు x మధ్య మరియు ప్రతి డేటా పాయింటు ఏమైనా మునుపటి సందర్భంలో సమయం లేదా యూనిట్లు అయినా మీరు తీసుకున్నది డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ పరంగా వ్రాయవచ్చు β0 ఒక స్థిరాంకం అంతరాయం పదం β1 సార్లు xi అని పిలువబడేది ఇక్కడ β1 మేము వాలు అని పిలిచేదాన్ని సూచిస్తుంది కాబట్టి xi లో మార్పు ప్రతిస్పందన వేరియబుల్ y ని ఎలా ప్రభావితం చేస్తుందో β1 మీకు చెబుతుంది కాబట్టి β0 అనేది స్థిరంగా ఉంటుంది ఇది o సెట్ పదం కానీ ఇచ్చింది xi ఇండిపెండెంట్ వేరియబుల్ మనకు ఏవైనా పరిశీలనలు పొందడం సాధ్యం కాదు పరిశీలనలు ఎల్లప్పుడూ కొంత లోపాన్ని కలిగి ఉంటాయి మరియు ఆ లోపం εi చే సూచించబడుతుంది కాబట్టి ε i లోపాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనం ఈ ప్రశ్న అడగాలి ఈ లోపం ఏ కారణంగా అని ఈ లోపానికి అనేక కారణాలు ఉండవచ్చు ఇది మనం xi ను లేదా yi ఖచ్చితంగా కొలవలేదు కాబట్టి కావచ్చు లేదా మనం ఎంచుకున్న మోడల్ రూపం బహుశా సరిపోకపోవచ్చు x మరియు y మధ్య సంబంధాన్ని వివరించడానికి అందువల్ల మనం వివరించలేకపోతున్నది ε i గా సూచించబడుతుంది మరియు దీనిని మోడలింగ్ లోపం అంటారు ఈ ప్రత్యేకమైన సాధారణ స్క్వేర్స్ రిగ్రెషన్ లో మనం సమస్యను సరిదిద్దినప్పుడల్లా ఇండిపెండెంట్ వేరియబుల్ xi పూర్తిగా లోపం లేనిదిగా భావించబడుతుంది ఈ కోణంలో మనం xi ను సరిగ్గా కొలిచాము xi యొక్క రిపోర్టింగ్లో లోపం లేదు మరోవైపు డిపెండెంట్ వేరియబుల్ yi లో లోపం ఉండవచ్చు Yi యొక్క రిపోర్టింగ్ లో లోపాలను మనం అనుమతిస్తాము కానీ లోపం మనం పిలిచే క్రమబద్ధమైన లోపం కాదు అది యాదృచ్ఛిక లోపం అంటే మనం అలా మోడలింగ్ చేస్తున్నాం ε i లేదా మీరు కూడా చూడవచ్చు మోడలింగ్ లోపంగా ε i వద్ద ఈ ప్రత్యేక సందర్భంలో మీరు చెప్పగలిగేది ఈ లీనియర్ మోడల్ ఒక సత్యం యొక్క ఉజ్జాయింపు మాత్రమే మరియు మనం వివరించలేని ఏదైనా యాదృచ్ఛిక లోపం మోడలింగ్ లోపం వలె పరిగణించవచ్చు ఏమైనా గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రత్యేకమైన మోడల్ రూపం సాధారణ కనీస వర్గాల పద్దతి ఒక సూత్రీకరణ ఇండిపెండెంట్ వేరియబుల్లో లోపాన్ని అనుమతించదు మీరు ఇండిపెండెంట్ వేరియబుల్ను ఎంచుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చేయవలసినది ఏమిటంటే 2 వేరియబుల్స్ లో ఇది ఎక్కువ ఖచ్చితమైనది అన్ని నిర్ధారించ గలగాలి మీకు వేరియబుల్ కేసు ఉంటే మీరు స్వతంత్ర వేరియబుల్ను ఎక్కువ ఖచ్చితమైనదిగా ఎంచుకోవాలి నిజానికి ఇది బహుశా లోపం లేకుండా ఉండాలి కాబట్టి యూనిట్లు మరియు నిమిషాల విషయంలో తీసుకుందాం సాధారణంగా సర్వీస్ ఏజెంట్ మరమ్మతులు చేసిన యూనిట్ల సంఖ్య ఖచ్చితంగా నివేదించబడుతుంది ఎందుకంటే అతను ప్రతి వినియోగదారుడు నుండి రశీదు కలిగి ఉంటాడు యూనిట్ సర్వీస్ చేయబడింది మీరు దీన్ని తిరిగి ఇవ్వండి మరియు సర్వీస్ ఏజెంట్ సేకరించిన మొత్తం రశీదుల సంఖ్య ఖచ్చితంగా సర్వీస్ చేయబడిన యూనిట్ల సంఖ్యను సూచిస్తుంది ఈ విషయాన్ని ఎవరైనా లిప్యంతరీకరించకపోతే లోపం ఉండకూడదు లిప్యంతరీకరణలో లోపం ఇది ఖచ్చితంగా లెక్కించబడుతుంది మరియు మీరు ఖచ్చితమైన ఆలోచన కలిగి ఉండండి ఇది ఒక సమగ్ర సంఖ్య దీనిలో లోపం ఉండకూడదు మరో వైపు తీసుకున్న సమయం వివిధ కారణాల వల్ల మారవచ్చు ఒకటి ఎందుకంటే ఈ వ్యక్తి అతను మొత్తం సమయాన్ని నివేదించాడు రోజు ప్రారంభమైన దగ్గర నుంచి అతను ఆఫీసు చివర తిరిగి వచ్చినప్పుడు వరకు మరియు ఇది సేవా సమయాన్ని మాత్రమే కాకుండా స్థానాన్ని బట్టి ప్రయాణించిన సమయాన్ని కూడా కలిగి ఉంటుంది ప్రయాణ సమయం మారవచ్చు అది రోజు సమయం నుండి మారవచ్చు ట్రాఫిక్ ఆధారంగా కూడా ఇది మారవచ్చు రద్దీ లేదా ఒక ప్రత్యేకమైన కారణంగా కూడా మారవచ్చు కాబట్టినివేదించబడిన సమయం ఇతర అంశాలను కలిగి ఉంటుందిఅది మనం ఖచ్చితంగా పరిగణించకపోవచ్చు సర్వీస ఏజెంట్ స్టాప్వాచ్ తో వెళ్లి ఖచ్చితమైన మరమ్మతు సమయాన్ని కొలిస్తే తప్ప సాధారణంగా మీరు ఈ యూనిట్లన్నింటికీ సేవ చేయడానికి గడిపిన మొత్తం సమయాన్ని నివేదిస్తారు ప్రయాణ సమయంతో సహా మీకు వచ్చే డేటా అలా ఉంటుంది కాబట్టి మీరు నిమిషాలను సుమారుగా మాత్రమే పరిగణించాలి మీరు అది సర్వీసింగ్ వల్ల మాత్రమే అని చెప్పలేరు కానీ మరొకటి కూడా ఉండవచ్చు మీరు యాదృచ్ఛిక అవరోధం లేదా యాదృచ్ఛిక లోపంగా భావించే అంశాలు ఈ సందర్భంలో యూనిట్లను x వేరియబుల్గా ఎంచుకోవడం మంచిది ఎందుకంటే ఖచ్చితమైన లోపం లేదు మరియు y డిపెండెంట్ వేరియబుల్ మీరు ఒక వాదన ఉండవచ్చునని గమనించండి మీరు డిపెండెంట్ వేరియబుల్ గా ఊహించదలిచిన వేరియబుల్ను ఎల్లప్పుడూ ఎంచుకోండి మీరు ఎప్పుడైనా మోడల్ను నిర్మించిన తర్వాత ప్రతిసారి అదే మోడల్ ని x ఇచ్చిన y లేదా y ఇచ్చిన x ను అంచనా వేయడానికి ఉపయోగించాలని నిర్ణయించుకునే అవసరం లేదు మీరు ఈ సమీకరణాన్ని ఎలా ప్రసారం చేసారో పట్టింపు లేదు మీరు ఈ మోడల్ ను ఎలా నిర్మించినా దాన్ని మీరు సాధారణ తక్కువ వర్గాలకు వర్తింపచేయడం అతి ముఖ్యం మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి ఇండిపెండెంట్ వేరియబుల్ చాలా ఖచ్చితమైన కొలత లేదా ఇది సత్యాన్ని దగ్గరగా సూచిస్తుంది సాధ్యం అయినంత వరకు అయితే y ఇతర కారకాలు లేదా లోపాలను కలిగి ఉంటుంది మరియు ఈ పద్ధతి దానికి సహించ దగినది కాబట్టి ఇది వెళుతుంది మరోవైపు x మరియు y రెండూ ముఖ్యమైన లోపం కలిగి ఉన్నాయని మీరు విశ్వసిస్తే అప్పుడు మీరు ఇతర పద్ధతులను పరిగణించాలి కనీసం మొత్తం వర్గాలు లేదా ప్రిన్సిపల్ కాంపోనెంట్ రిగ్రెషన్ అని పిలుస్తాము వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం ఈ ఉపన్యాసంలో పాజిటివ్ కాకపోతే మనకు సమయం ఉంటే తరువాత చేస్తాము ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే మీరు కొలతల యొక్క నాణ్యత ఆధారంగా ప్రయోజనం ఆధారంగా నిర్ణయించుకున్న తర్వాత ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏమిటి తర్వాత నువ్వు ముందుకు సాగవచ్చు మరియు అన్ని పరిశీలనలు n పరిశీలనలు ఇవ్వబడితే β0 మరియు β1 యొక్క ఉత్తమ అంచనా ఏమిటి నేను చెప్పినట్లు β0 అంతరాయం పరామితి మరియు β1 అనేది వాలు వాస్తవానికి రేఖాగణితంగా β0 ను అర్థం చేసుకుంటే β0 x 0 అయినప్పుడు y విలువను సూచిస్తుంది కాబట్టి మీరు x 0 ఉంచినప్పుడు ఈ రేఖ y అక్షాన్ని ఎక్కడ అడ్డుకుంటుందో చూడండి ఈ నిలువు దూరం β0 మరియు ఈ రిగ్రెషన్ లైన్ యొక్క వాలును సూచించే వాలు β1 కాబట్టి మీరు అంతరాయం మరియు వాలును అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఈ β0 మరియు β1 ను అంచనా వేయడానికి పద్దతి ఏమిటి మనం ఏమి చేస్తాం అంటే మీరు ఇచ్చే ఆలోచన ప్రయోగాన్ని చేద్దాం మీరు β0 మరియు β1 యొక్క విలువలు ఇవ్వండి తర్వాత మీరు ఈ గీతను గీయవచ్చు మనం వేరు వేరు మనుషులను అడిగి β0 మరియు β1 యొక్క విలువలు తీసుకొని తగినన్ని లైన్ గీదాము మళ్ళీ లైన్ ఆకారం వేరుగా ఉండే వాలు మరియు అంతరాయం β0 మరియు β1 కోసం మీరు ప్రతిపాదించిన విలువను బట్టి భిన్నంగా ఉంటుంది అప్పుడు మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత మనం తిరిగి వెళ్లి కనుగొంటాము గమనించిన విలువ మరియు లైన్ మధ్య విచలనం ఎంత ఉందో ఈ ప్రత్యేక సందర్భంలో గమనించిన విలువ ఈ xi కి అనుగుణంగా ఉన్న yi అని గమనించిన విలువను తీసుకుందాం ఇది 8 ఇప్పుడు ఈ ప్రత్యేక సమీకరణం సరైనది అయితే ఇది y యొక్క ఊహించిన విలువ అంటే xi యొక్క ఇచ్చిన విలువకు ఈ సమీకరణ ప్రకారం మీరు ఊహించిన y ఇక్కడ ఉండాలి ఆపై ఈ గమనించిన విలువ మరియు ఊహించిన విలువ మధ్య విచలనం అంటే ఈ లైన్ లో నిలువు దూరాన్ని మనం అంచనా లోపం అని పిలుస్తాము కాబట్టి అసలు లోపం ఏమిటో మీకు తెలియదు కానీ మీరు β0 β1 కోసం విలువలు ప్రతిపాదించినట్లయితే వెంటనే నేను ఈ రేఖ నుండి పాయింట్ యొక్క నిలువు దూరం అయిన లోపం కోసం ఒక అంచనాను పొందగలను మనం అన్ని డేటా పాయింట్ల కోసం ఈ లోపాన్ని అంచనా వేస్తాము మనం ప్రతి డేటా పాయింట్ yi ప్రతిపాదిత పారామితులు yi β0 మరియు β1 ఉపయోగించి ei ను లెక్కిస్తాము మరియు అన్ని పరిశీలనల కోసం మనకు ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క విలువలు ఉన్నాయి ఇప్పుడు మనం చేసేది ఏమిటంటే ఉత్తమ లైన్ ఏమిటి ఉత్తమ లైన్ 1 అని మనం ప్రతిపాదించాము కొన్ని వర్గ విచలనాలు లేదా దూరాలను తగ్గిస్తుంది కాబట్టి మొత్తం డేటా పాయింట్లు మనం ఈ దూరాన్ని లెక్కిస్తాము ఇవి ఇది రేఖాగణిత దూరం ఏమీ కాదు కానీ ఈ వర్గం యొక్క విలువ మనం లెక్కిస్తాము మరియు ఇది అన్ని డేటా పాయింట్లు మరియు డేటా పాయింట్ల మొత్తం మరియు ఇది మనం β0 మరియు β1 కనుగొనడానికి ప్రయత్నిస్తాము ఇది ఈ మొత్తం స్క్వేర్డ్ విలువను తగ్గిస్తుంది లేదా నిలువు దూరాల మొత్తం కనిష్టీకరిస్తుంది లేదా ఆ లైన్ నుండి పాయింట్ కాబట్టి కనీసం వర్గం కోణం లేదా సాధారణ కనీస వర్గ కోణంలో ఉత్తమమైన లైను ఏ లైన్ అయితే ప్రతిపాదిత లైన్ నుండి నిలువు దూరాన్ని తగ్గిస్తుంది అది ఇప్పుడు మీరు దీన్ని సూత్రీకరణ సెటప్ చేసిన తర్వాత అప్పుడు ఎవరు ఉత్తమ β0 మరియు β1 ఇస్తారో వాళ్లకి లైన్ నుండి పాయింట్ల మధ్య కనీస నిలువు దూరం ఉంటుంది ఇప్పుడే మిమ్మల్ని అడగడానికి బదులు విశ్లేషణాత్మకంగా దీన్ని చేయవచ్చు ఈ β0 మరియు β1 కోసం నేను ఈ ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అంటే దీన్ని కనిష్టీకరించి β0 β1 ను కనుగొనీ ఇది దీన్ని మరియు దీన్ని తగ్గిస్తుంది దీనిని 2 పారామితులతో అనియంత్రిత ఆప్టిమైజేషన్ సమస్య అని పిలుస్తారు β0 కు సంబంధించి దీన్ని వేరు చేయండి మొదటి వరుస షరతులు అని పిలువబడే వారికి 0 సెట్ చేయండి మీలో కొంచెం ఆప్టిమైజేషన్ చేసిన వారికి అది తెలుస్తుంది మన కాలిక్యులస్ లో నేను చేయాల్సిందల్లా ఈ ఫంక్షన్ను β0 కు సంబంధించి వేరు చేయడం దానిని 0 చేయడం β1 కు సంబంధించి వేరు చేయడం దానిని 0 చేయడంఫలితంగా వచ్చే సమీకరణాల సమితిని పరిష్కరించడం చివరకు β0 మరియు β1 లకు పరిష్కారం నేను పొందుతాను ఇది ఈ మొత్తం స్క్వేర్డ్ లోపాన్ని తగ్గిస్తుంది కనీస వర్గాల సాంకేతికత దీనిని β0 మరియు β1లకు ఉత్తమ విలువలు ఉత్పన్నం చేయడానికి ఒక ప్రమాణంగా ఉపయోగిస్తుంది వాస్తవానికి నేను కొన్ని ఇతర మెట్రిక్లను ఉపయోగిస్తానని చెప్పడం ద్వారా మీరు ఎదుర్కోవచ్చు బహుశా నేను సంపూర్ణ విలువను ఉపయోగించాను అది సమస్య ను క్లిష్టం చేస్తుంది ఈ పద్ధతిని 1700 ల చివరలో గాస్ ఇది లేదా మరొక వ్యక్తి లెజెండ్రే ప్రతిపాదించాడు మరియు ఇది ఒక ప్రజాదరణ పొందిన పద్దతి ఇటీవలి సంవత్సరాలలో ఇతర పద్ధతులు వచ్చాయి కనీసం వర్గాల పద్ధతి చాలా ప్రజాదరణ పొందిన పద్ధతి మరియు అది సరళమైన సందర్భాల్లో విశ్లేషణాత్మకంగా మీకు పారామితులను ఇస్తుంది కాబట్టి మీకు β0 అంచనా లభిస్తుంది ఈ ఉత్పన్నమైన అంచనా నీ మీరు వాస్తవంగా నిజంగా భావించకూడదు ఇవి డేటా నుండి వచ్చిన అంచనా మీరు నాకు వేరే నమూనా ఇచ్చినట్లయితే వేరే అంచనా వచ్చి ఉండొచ్చు గుర్తుంచుకోండి అంచనా ఎల్లప్పుడూ మీకు ఇవ్వబడిన నమూనా యొక్క ఫంక్షన్ కాబట్టి ఈ టోపీ ద్వారా ఇటువంటి అంచనాలను మనం సూచిస్తాము అంచనా పరిమాణం మరియు β1 యొక్క అంచనా విలువ అవుతుంది x మరియు y మధ్య క్రాస్ కోవియారిన్స్ x యొక్క వైవిధ్యం ద్వారా భాగించబడింది మీరు దీనిని నిరూపించగలదు కాబట్టి ఈ క్రాస్ కోవియారిన్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోండి పియర్సన్ గుణకం వంటిది పియర్సన్ యొక్క గుణకం చెప్తుంది పియర్సన్ సహసంబంధ గుణకం 1 లేదా 1 కి దగ్గరగా ఉంటే ఒక సరళ సంబంధం ఉండవచ్చు అని మీరు అర్థం చేసుకోగలరని చెప్పారు అదేవిధంగా మీరు β̂1 ఆ గుణకం యొక్క ఫంక్షన్ అని చూడవచ్చు ఇది x మరియు y మరియు β0 మధ్య క్రాస్ కోవియారిన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంతరాయం ఏమీ ఉండకూడదు కానీ y యొక్క సగటు β1 వాలు యొక్క అంచనా విలువ పరామితి x యొక్క సగటుతో గుణించబడుతుంది ఇది మీ అంతరాయం పరామితి వాస్తవానికి ఎవరైనా అడగొచ్చు x 0 అయితే y 0 అని నాకు ముందే తెలుసు ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో మీరు ఏ యూనిట్లకు సేవ చేయకపోతే అంటే మీరు ప్రయాణించలేదని మీరు సెలవు లో ఉన్నారని అనుకుంటే అప్పుడు మీరు సర్వీసింగ్ కోసం 0 సమయం తీసుకుని ఉంటారు కాబట్టి నాకు ఈ ప్రత్యేక సందర్భంలో తెలుసుమీరు 0 యూనిట్లను ప్రాసెస్ చేస్తే మీకు తెలుసు మీరు ఏ సమయం తీసుకోలేదు అని అంతరాయం 0 గుండా ఉండాలి మీకు తెలిస్తే మరియు మీరు ఈ లైన్ ని 0 0 మూలం గుండా వెళ్ళమని బలవంతం చేయాలనుకుంటున్నారు అప్పుడు మీరు β0 ను అంచనా వేయకూడదు మీరు ఈ పరామితి ని తీసివేసి y β1 x అని వ్రాయండి మరియు ఈ సందర్భంలో β1 కు పరిష్కారం S1 మళ్ళీ Sxx Sxy గా మారుతుంది ఈ Sxy ఒక క్రాస్ కోవియారిన్స్ తప్ప సగటు గురించి కాదు 0 గురించి అంటే మీరు ఈ వ్యక్తీకరణలో x̅y̅ 0 సెట్ చేసారు మరియు మీరు అన్ని డేటా కంటే న్యూమరేటర్లో అన్ని డేటా పాయింట్లతో σxy పొందుతారు σxi వర్గం ద్వారా భాగిస్తారు σ xi x̅ వర్గంతో కాదు కాబట్టి తప్పనిసరిగా మీరు వ్యత్యాసాన్ని 0 కి దగ్గరగా మరియు క్రాస్ కోవియారిన్స్ 0 0 0 కి దగ్గరగా తీసుకుంటున్నారు ఆపై మీరు β1 యొక్క అంచనా విలువను పొందుతారు వాస్తవానికి ఆ సందర్భంలో β0 0 గా భావించబడుతుంది కాబట్టి లైన్ పాస్ అవుతుంది 0 0 ద్వారా మరియు మీరు మరొక వాలు పొందుతారు మీరు లైను ని బలవంతం చేస్తున్నారు 0 0 గుండా వెళ్లడానికి మీరు దీన్ని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి ఎందుకంటే అది మూలం గుండా వెళుతుందని మీకు ఖచ్చితంగా తెలియకపోతే మీరు ఈ విషయాన్ని బలవంతం చేయకూడదు మీకు చెడ్డ t వస్తుంది నీకు తెలిస్తే మీరు హక్కుగా కోరుకుంటే అది భౌతిక అర్ధమే అప్పుడు మీరు మీ హక్కుల లో సరైనది β0 0 నీ బలవంతంగా చేయడానికి అంచనా చేయక్కర్లేదు దాని క్రాస్ కోవియారిన్స్ మరియు వ్యత్యాసాన్ని 0 కి దగ్గరగా చేయవచ్చువారి సంబంధిత మార్గాల కన్నా ఇది పరిష్కారం పొందటానికి సంబంధించినది ఇప్పుడు ఒకసారి పరిష్కారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ప్రతి xi కోసం అడగగలరు ఈ మోడల్ ను ఉపయోగించి సంబంధిత y i యొక్క అంచనా విలువ ఏమిటని కాబట్టి మీరు అంచనా పారామితి β̂0 మరియు β̂1 ఉపయోగించి అంచనా వేసిన మోడల్లో మీ xi విలువ ను ప్లగ్ ఇన్ చేయండి మరియు నేను ఈ అంచనాను ŷ1 అని పిలుస్తాను అది కూడా ఏదైనా ఒక xi కోసం అంచనా పరిమాణం నేను సంబంధిత yi అంచనా వేయగలను మోడల్ ఉపయోగించి మరియు రేఖాగణితంగా మీరు నిజంగా ఈ పాయింట్ ఇస్తే yi ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తే ఇది ఈ లైన్లో వస్తుంది మీరు నిర్దిష్ట రిగ్రెషన్ లైన్ కలిపే నిలువు వరుసను గీయండి మరియు ఆ లైన్లోని నిర్దిష్ట పాయింట్ ప్రతి బిందువుకు yi టోపీని సూచిస్తుంది ఈ పాయింట్ కోసం ఇది వాస్తవానికి ఇది ఉత్తమమైతే సంబంధిత అంచనా విలువ ఈ లైన్లో ఉంటుంది t లైన్ నీలం గీత కనీసం వర్గ కోణంలో ఉత్తమమైన t లైన్ను సూచిస్తుంది మీరు చూడని ఏదైనా క్రొత్త పాయింట్ కోసం మీరు దీన్ని చెయ్యవచ్చు పరీక్ష సెట్లో ముందు చూడని దాని కూడా మీరు దీని నుండి పొంది కొన్ని ఇతర చర్యలను చూద్దాం మనం సంకల్పం యొక్క గుణకం r స్క్వేర్డ్ అని పిలువబడే దాని గురించి మాట్లాడవచ్చు ఇది ఈ పద్ధతిలో నిర్వచించబడింది ఇది కేవలం 1 గమనించిన విలువ మరియు అంచనా మధ్య వ్యత్యాసం విలువ వ్యత్యాసం యొక్క వర్గం అన్ని డేటా పాయింట్ల మొత్తం y యొక్క వ్యత్యాసంతో విభజించబడింది ఇది yi y̅ 2 ముఖ్యంగా r స్క్వేర్డ్ అని పిలువబడే ఈ నిర్దిష్ట పరిమాణం ఉంటుంది 0 మరియు 1 మధ్య మనం చూపించగలము కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి హారం అనేది yi లో వైవిద్యం అంటే మీరు దీని అర్థం ఏమిటి అంటే మీకు yi ఇస్తే మరియు అక్కడ ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఆ డేటాలో ఉంది ఈ ప్రత్యేకమైన విషయం n ద్వారా విభజించబడింది ఇస్తుంది మీకు y యొక్క వైవిధ్యం కాబట్టి డేటాలో చాలా వైవిధ్యం ఉందని మీరు చెప్పగలరు ఒకవేళ నేను మోడల్ను రూపొందించి xi y పై ప్రభావం చూపిస్తే yi ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తాను అప్పుడు నేను వేరియబిలిటీని తగ్గించగలగాలి నేను బాగా అంచనా చేయగలగాలి yi మరియు ŷi మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండాలి y ని నిర్ణయించడంలో xi బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటే న్యూమరేటర్ వేరియబిలిటీని సూచిస్తుంది ఇది వివరణాత్మక వేరియబుల్ x లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ xi ద్వారా వివరించబడింది లవము హారానికి సుమారుగా దగ్గరగా ఉంటే అప్పుడు సాధారణంగా మీకు 1 వస్తుంది R వర్గం 0 కి దగ్గరగా ఉంటుంది దీని యొక్క చిక్కు xi y ని వివరించడంలో చాలా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంది మరియు బహుశా y మరియు x మధ్య సంబంధం లేదు న్యూమరేటర్ ఉంటే మరోవైపు లవము 0 కి దగ్గరగా ఉంటే మీకు R వర్గం 1 కి దగ్గరగా ఉంటుంది ఇది yi లో వైవిధ్యాన్ని xi వివరించగలరని సూచిస్తుంది అంటే బలమైన సంబంధం ఉంది xi మరియు yi మధ్య 0 కి దగ్గరగా ఉన్న విలువలు పేలవమైన t ని సూచిస్తాయి 1 కి దగ్గరగా ఉన్న విలువలు మంచి t నీ సూచిస్తాయి కానీ సమస్య అక్కడ ముగియదు మీరు R స్క్వేర్డ్ 1 కి దగ్గరకు వస్తే మీరు మీ పని పూర్తయిందని మరియు సరళ సంబంధం మంచిది అని అనుకోకూడదు మరియు ఉదాహరణకు Anscombe డేటా మనం చివరి తరగతిని చూసినప్పుడు మీరు 4 డేటాసెట్లు కోసం Anscombe డేటాను కనుగొనడానికి ప్రయత్నిస్తే మీరు అన్ని r స్క్వేర్లను ఒకదానికి దగ్గరగా పొందుతారు మరియు దీని అర్థం కాదు సరళ నమూనా మంచిది అని కాదు మీరు ముగించే ముందు ఇతర చర్యలను చూడాలి సరళ నమూనా మంచిదని నిశ్చయంగా నిర్ణయించండి దగ్గరగా ఉన్న విలువ ఒకటి మంచి ప్రారంభ స్థానం అవును మీరు ఇప్పుడు కొంచెం హామీ ఇవ్వవచ్చు సరళ నమూనా బహుశా yi మరియు xi మధ్య సంబంధాన్ని వివరించగలదని సర్దుబాటు చేసిన r స్క్వేర్డ్ అని కూడా ఉంది ఇది తప్పనిసరిగా వస్తుంది మీరు హారం చూస్తే మీరు స్థిరమైన విలువను అంచనా వేయడానికి ప్రయత్నిస్తే మీరు చెప్పగలరు Xi కి ఎటువంటి ప్రభావం లేదని మీరు అనుకొని ఆ y βi ను వదిలివేసి β0 నీ కనీస వర్గం కోణంలో అంచనా వేయటానికి ప్రయత్నించండి మీరు β0 యొక్క ఉత్తమ విలువ వాస్తవానికి y̅ యొక్క ఉత్తమ అంచనా అని మీరు కనుగొంటారు మీరు హారం ను ఒక మోడల్కు తగినట్లుగా పరిగణించవచ్చు ఓకే పరామితి β0 తో మరోవైపు t మోడల్ కోసం లవము లో మీరు 2 పారామితులు ఉపయోగించారు మీరు ఎక్కువ పారామితులను ఉపయోగించినప్పుడు సాధారణంగా మంచి t పొందాలి కాబట్టి సాధారణంగా న్యూమరేటర్ విలువ మీరు 2 పారామితులను ఉపయోగించినందున పొందారు అయితే హారం మీరు 1 పరామితిని మాత్రమే ఉపయోగించారు కాబట్టి మీరు వాస్తవానికి ఒప్పుకోవాలి మీరు మెరుగైన t ను పొందటానికి ఎక్కువ పారామితులను ఉపయోగించారు ఎందుకంటే yi మరియు xi మధ్య సరళ సంబంధం ఉందని కాదు మీరు తిరిగి వెళ్లిఒప్పుకోవాలి మీరు ఉపయోగించిన పారామితులు సంఖ్య లేదా లవమును అంచనా వేయడానికి ఎంత స్వేచ్ఛను ఉపయోగించమని ఉదాహరణకు మీరు n డేటా పాయింట్లను కలిగి ఉంటుంది మరియు ఈ సందర్భంలో p 2 పారామితులు కాబట్టి n - క్షమించండి p 1 β1 మాత్రమే అవుతుంది కాబట్టి n 2 సూచిస్తుంది ఈ సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించే స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య హారం వైవిధ్యం అంచనా వేయడానికి n 1 ఉపయోగించబడుతుంది ఎందుకంటే మీరు β0 పారామితిని మాత్రమే ఉపయోగించారు హారం కోసం లవము కోసం మీరు అంచనా వేయడానికి 2 పారామితులను ఉపయోగించారు మీరు దీన్ని సర్దుబాటు చేయవచ్చు స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్యను సర్దుబాటు చేసిన R వర్గం తో విభజించడం ద్వారా దీన్ని సర్దుబాటు చేయాలి మరియు అది R స్క్వేర్డ్ నుండి భిన్నంగా ఉంటుంది కానీ ఇది మరింత ఖచ్చితమైన మార్గం ఇండిపెండెంట్ మరియు డిపెండెంట్ వేరియబుల్ మధ్య మంచి లీనియర్ మోడల్ ఉందా అని నిర్ణయించడానికి మరియు ఈ సందర్భంలో p 1 ఎందుకంటే నాకు 1 వివరణాత్మక వేరియబుల్ మాత్రమే ఉంది కానీ ఇది చాలా వరకు విస్తరించవచ్చు ఇండిపెండెంట్ వేరియబుల్ కేసు ఇక్కడ p మోడల్ను అమర్చడానికి ఎంచుకున్న ఇండిపెండెంట్ వేరియబుల్ సంఖ్య చివరగా మనం R కమాండ్ తో ముగిద్దాం సరళ నమూనాను అమర్చడం కోసం R కమాండ్ ను lm అంటారు మీరు డేటా సెట్ను లోడ్ చేసి ఉంటే ఆపై మీరు ఏ రకమైన వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మరియు డిపెండెంట్ వేరియబుల్ అని పిలుస్తారో చెప్తారు అంటే ఏమిటి మీరు సూచిస్తారు ఈ సందర్భంలో మనం నిమిషాలను డిపెండెంట్ వేరియబుల్ గా సూచించాము మరియు యూనిట్లు డిపెండెంట్ వేరియబుల్ మరియు ఇవి డేటా సమితిలో ఏర్పడే వేరియబుల్ లో భాగం అవి ఈ వేరియబుల్స్గా నిర్వచించబడతాయి మరియు అందువల్ల మీరు వాటిని ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటికే చూసిన డేటా సెట్ను లోడ్ చేయడం lm మీరు మోడల్ను నిర్మించడానికి ఉపయోగించినది మీరు డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమిటో సూచిస్తారు ఆపై మీరు ఇక్కడ ఇవ్వబడిన అవుట్పుట్ పొందుతారు మీరు చెప్పిన అవశేషాల పరిధిని మీరు పొందుతారు ఈ సందర్భంలో అన్ని డేటా పాయింట్ల కోసం εi యొక్క అంచనా విలువ మొత్తం 14 అవశేషాల ఇవ్వలేదు మొదటి క్వార్టైల్ మధ్యస్థంలో క్వార్టైల్ ఇచ్చారు మూడవ గరిష్ట విలువ నిమిష విలువ ఇవ్వబడదు నేను ఇప్పుడు 2 పారామితులను మాత్రమే చూస్తాను β0 ఇది మొదటిది అంతరాయాన్ని ఇక్కడ అంచనా వేసిన విలువలు మరియు వాలు పారామితి అంటారు ఈ నిర్దిష్ట డేటా సమితి కోసం అంచనా విలువలు 15 ఇప్పుడు నేను R వర్గం విలువ గురించి మాట్లాడే ఈ ప్రత్యేక రేఖపై మాత్రమే దృష్టి పెడతాను ఇది మోడల్ యొక్క నాణ్యతను నిర్ధారించడానికి మనం వివరించాము ఇది మీకు లభించే చాలా ఎక్కువ R వర్గం లేదా సర్దుబాటు చేసిన R వర్గం కాబట్టి దీని నుండి మనం సరళ నమూనా వివరిస్తుందని తేల్చవచ్చు x మరియు y ల మధ్య వారి సంబంధం చాలా ఖచ్చితంగా కానీ మనం పూర్తి చేయలేదు ఇంకా మనం అవశేష విశ్లేషణ చేయవలసి ఉంది మనం మరింత చేయాలి సరళ నమూనా సరిపోతుందని నిర్ధారించడానికి మరియు మీరు ప్లాట్లు అని పిలిచేదాన్నినిర్ధారించడానికి మనం దీన్ని ఇతర విషయాలు ను తరువాతి ఉపన్యాసాల మాదిరిగా ఇచ్చే వాటిని వివరిస్తాము మేము మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో చూస్తాము